మనం కాపీరైట్ పరిచయాన్ని ఇంతకు ముందు చూశాము మరియు అది కాలంతో పాటు ఎలా ఉద్భవించింది అన్న విషయం కూడా చూసాం ఇప్పుడు భారతదేశంలో ఉన్న కాపీరైట్ రక్షణను చూద్దాం భారతదేశంలో మొదట్లో మనకు 1914 భారతీయ కాపీరైట్ చట్టంను బ్రిటిషర్లు తీసుకువచ్చారు మరియు స్వాతంత్ర్యం తరువాత మనకు 1957 కాపీరైట్ చట్టం వచ్చింది 1957 యొక్క కాపీరైట్ చట్టం భారతదేశంలో కాపీరైట్ చట్టాన్ని ఏకీకృతం చేస్తుంది మరియు ఇది బాండ్ కన్వెన్షన్ యొక్క నిబంధనలను కలిగి ఉంటుంది 2012 లో copyright amendment Act వచ్చింది ఇది ఇటీవలి సవరణ ఇది కాపీరైట్ చట్టంలో వివిధ కొత్త పరిణామాలను పొందుపరిచింది ఇది రచయిత హక్కుదారులు మరియు వినియోగదారుల హక్కులను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి సవరణలలో సమతుల్యత గురించి స్పష్టoగా ప్రస్తావించబడింది దీంట్లో ప్రదర్శనకారుడి హక్కులకు కూడా వెసులుబాటు ఉంది తప్పనిసరి లైసెన్సుల ద్వారా రచనలకు హక్కును సులభతరం చేసే నిబంధన కూడా ఉంది కాపీరైట్ చట్టం యొక్క అధికార పరిధి మొత్తం భారతదేశానికి ఉంది కాపీరైట్ యొక్క కాలం రచయిత యొక్క జీవితంతో పాటు 60 సంవత్సరాలు రచయిత మరణించిన సంవత్సరం తర్వాత మరో 60 సంవత్సరాల రక్షణ ఉంది కాబట్టి కాపీరైట్ యొక్క కాల పరిమితి రచయిత జీవితంపై కూడా ఆధారపడి ఉంటుందని మీరు చెప్పవచ్చు కాపీరైట్ హక్కుదారుడు ఒక రచనను ప్రచురణ చేసి ముద్రించి అమ్మే హక్కును కలిగి ఉంటాడు మనం ఇప్పటికే చెప్పినట్లుగా 'పని' అనేది సాహిత్య నాటకీయ సంగీత లేదా కళాత్మక రచన అని అర్ధం ఇందులో సినిమాటోగ్రాఫ్ చిత్రం లేదా సౌండ్ రికార్డింగ్ ఉంటుంది రచనలు విడిగా లేదా ఉమ్మడిగా సృష్టించబడతాయి ఉమ్మడి రచయిత యొక్క పనిని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రచయితల సహకారం ద్వారా రూపొందించబడిన రచనగా నిర్వచించబడింది దీనిలో ఒక రచయిత యొక్క సహకారం ఇతర రచయితల సహకారం నుండి భిన్నంగా ఉండదు ఉదాహరణకు ఒకే సమయంలో వేర్వేరు వ్యక్తులు మూడు వేర్వేరు వాయిద్యాలను ఉపయోగించి సంగీతాన్ని సృష్టిస్తే అది ఆ ముగ్గురి సృష్టి దాన్ని ఏ సంగీత కారుడు ఈ సృష్టి నాదే అని అనకూడదు ఇప్పుడు ఈ రచన ఉమ్మడి రచయితల పని అయినప్పుడు ఆ పనిని ప్రత్యేకంగా చూపించలేరు కాపీరైట్ ద్వారా రక్షించబడిన రచనలలో స్వంతమైన సాహిత్య రచనలు నాటకీయ రచనలు సంగీత రచనలు మరియు కళాత్మక రచనలు ఉన్నాయి ఇందులో సినిమాటోగ్రాఫ్ చిత్రాలు ఉన్నాయి సౌండ్ రికార్డింగ్లు ఉన్నాయి కాపీరైట్ వీటిని రక్షిస్తుంది ఒక రచన మొదట భారతదేశంలో ప్రచురించబడితే అది భారతదేశంలో రక్షించబడుతుంది మరియు రచయిత భారత పౌరులైతే దీన్ని భారతదేశంలో కూడా రక్షించవచ్చు సాహిత్యo చూస్తే రచయిత అనే పదం ఒక రచయితను సూచిస్తుంది ఎందుకంటే ఒక సంగీత రచన రచయిత అనే పదం స్వరకర్తను సూచిస్తుంది మరియు ఒక కళాత్మక పని కోసం రచయిత అనే పదం కళాకారుడిని సూచిస్తుంది కాబట్టి రచయిత అంటే రచనను సృష్టించిన వ్యక్తి అని అర్థం ఛాయాచిత్రం చూస్తే ఆ ఛాయాచిత్రం తీసిన వ్యక్తి ఇక్కడ ముఖ్యం సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ లేదా సౌండ్ రికార్డింగ్ విషయానికి వస్తే దానిని నిర్మించే నిర్మాతకు ఈ హక్కులు వస్తాయి కంప్యూటర్ పని అయితే అది సృష్టించిన వారికి హక్కు ఇవ్వబడుతుంది ఇది పనిని సృష్టించడానికి కారణమయ్యే వ్యక్తి కాబట్టి మళ్ళీ అది పని యొక్క సృష్టితో ముడిపడి ఉంటుంది